ఈ వారంలో మనం తక్కువ శక్తి రూపకల్పనపై కొన్ని చర్చలతో ప్రారంభిస్తాము ప్రస్తుత శక్తి దృష్టాంతంలో తక్కువ శక్తి కోసం సర్క్యూట్ల రూపకల్పన చాలా ముఖ్యమైనదిగా మీకు తెలుసు మరియు ఇది VLSI చిప్స్ రూపకల్పన చేసిన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మరియు ముఖ్యంగా భౌతిక రూపకల్పన ప్రక్రియ VLSI చిప్స్ యొక్క బ్యాక్ ఎండ్ డిజైన్ అని పిలుస్తారు ఈ రోజు అవి చేసిన విధానం కొన్ని పద్ధతులు మరియు కొన్ని నియమాలు డిజైన్ నియమాలు డిజైన్ యొక్క వివిధ దశలలో చేర్చబడ్డాయి అవి తుది ఉత్పత్తిని ఇస్తాయి చిప్ తక్కువ శక్తిని వినియోగిస్తుంది ఈ రోజు ఇది మన చర్చ యొక్క అంశం తక్కువ శక్తి VLSI డిజైన్ నేను చెప్పినట్లుగా విద్యుత్ వినియోగం చాలా పెద్ద సవాలు బహుశా ఆధునిక VLSI రూపకల్పనలో చాలా ముఖ్యమైన సవాలు ఇది పనితీరును ద్వితీయ స్థాయికి నెట్టివేస్తోంది ప్రాధమిక కారణం ఏమిటంటే ఈ రోజు మనం ఉపయోగించే అన్ని పరికరాలు అవి ప్రకృతిలో పోర్టబుల్ మిగతావి అప్పుడు మన టేబుళ్లపై కూర్చునే డెస్క్టాప్లు ఈ పోర్టబుల్ పరికరం బ్యాటరీ శక్తితో నడుస్తుంది మీరు మన మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు నోట్బుక్లు ట్యాబ్ల గురించి ఆలోచించండి ఇవన్నీ మనం ఉపయోగించే పరికరాలు ఇవిఅన్నీవాటి లోపల నిర్మించిన బ్యాటరీ నుండి శక్తిని పొందుతాయి మీరు ఈ పరికరాల్లో పొందుపర్చిన సర్క్యూట్లను తక్కువ శక్తి లేదా బలం వినియోగించే విధంగా రూపకల్పన చేయగలిగితే పరికరాల బ్యాటరీ జీవితం పెరుగుతుంది ఇది వినియోగదారుల కోణం నుండి చాలా అవసరం వివిధ పనులు మరియు వ్యూహాలు ఉన్నాయి అవి సంవత్సరాలుగా ప్రతిపాదించబడ్డాయి ఇవి విద్యుత్తు వెదజల్లడాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి మేము డిజైన్ ప్రక్రియకు నాల్గవ కోణాన్ని జోడించాము ఇతర 3 కొలతలు ఏమిటి ఇది కొన్ని పాఠ్యపుస్తకాల్లో చాలా చోట్ల కనిపించే విలక్షణమైన చిత్రం కూడా సాంప్రదాయకంగా ఈ 70 మరియు 80 లలో ప్రాంతం మరియు ఆలస్యం చాలా ముఖ్యమైన పారామీటర్స్ ఎవరైనా సర్క్యూట్ చిప్ రూపకల్పన చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రాధమిక ప్రాముఖ్యత ఏమిటంటే సర్క్యూట్లు చిప్లో సిలికాన్ అంతస్తులో ఎంత తక్కువ విస్తీర్ణం ఉంది మరియు గరిష్ట వేగం ఏమిటి మనము ఆలస్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు తరచుగా ఈ ప్రాంతం మరియు ఆలస్యం పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి మెరిట్స్ యొక్క కొన్ని విలక్షణమైన సంఖ్య ప్రతిపాదించబడింది మరియు ఉపయోగించబడింది వాటిలో ఒకటి ప్రొడక్టు అఫ్ ప్రాంతం మరియు ఆలస్యం స్క్వేర్ a d స్క్వేర్ మీరు ఉపయోగించిన మరియు ప్రతిపాదించబడిన అటువంటి మాట్రిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు మెరిట్ యొక్క సంఖ్యను కలిగి ఉండవచ్చు సర్క్యూట్లు మరింత క్లిష్టంగా మారడం ప్రారంభించడంతో ఏమి జరిగిందంటే ప్రాంతం మరియు ఆలస్యం మాత్రమే పారామితులు కాదని మీరు చూస్తారు ఇప్పుడు చిప్ తయారు చేసిన తరువాత డిజైనర్లు లేదా టెస్ట్ ఇంజనీర్ల యొక్క చాలా ముఖ్యమైన పని ఏమిటంటే చిప్లో స్పష్టమైన కల్పన లోపాలు లేవని నిర్ధారించుకోవడం చిప్ పరీక్షా ప్రక్రియ ద్వారా వెళ్ళాలి చిప్లో సంక్లిష్టత పెరిగేకొద్దీ పరీక్ష యొక్క పని మరింత కష్టమవుతుంది ఇంతకుముందు చర్చించిన పరీక్షా పద్ధతుల రూపకల్పన వంటి కొన్ని డిజైన్ నియమాలు ఉండాలి వాటిని డిజైన్ ప్రక్రియలో చేర్చాలి లేదా పొందుపరచాలి కాబట్టి మేము ఏ సర్క్యూట్లను రూపకల్పన చేసినా అవి సులభంగా పరీక్షించబడతాయి అందుకే 80 మరియు 90 లలో ఈ రేఖాచిత్ర పరీక్షలో ఈ మూడవ అక్షం చిత్రంలోకి వచ్చింది కానీ ఇప్పుడు 2000 నుండి బ్యాటరీతో పనిచేసే మొబైల్ పరికరాలు పోర్టబుల్ పరికరాల ఆగమనంతో ఈ డిజైన్ స్థలంలో శక్తి చాలా ముఖ్యమైన నాల్గవ పరామితిగా మారింది మనము ప్రాంతం ఆలస్యం మరియు పరీక్షా సామర్థ్యాన్ని పరిష్కరించడం మాత్రమే కాదు విద్యుత్ వినియోగ సమస్యను కూడా పరిష్కరించాలి కొన్ని పరిభాషలను పరిశీలిద్దాం నేటి సాంకేతిక పరిజ్ఞానంలో సాధారణ చిప్ సాధారణంగా CMOS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించబడుతుంది మీరు VDD అని పిలిచే విద్యుత్ సరఫరా నుండి భూమికి ప్రవహించేటప్పుడు విద్యుత్తు వెదజల్లుతుందని మనము చెప్తాము వోల్టేజ్ మూలం నుండి శక్తి తీసుకోబడుతుంది మరియు ఈ మూలం నా ఉద్దేశ్యం ఈ ప్రవాహాల మూలాలు భిన్నంగా ఉంటాయి వీటిని మనం తరువాత చూస్తాం కానీ మనం సాధారణంగా శక్తిని ఎలా కొలుస్తామో చూద్దాం నేను దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నాను మేము తక్షణ శక్తి శక్తి మరియు సగటు శక్తి మధ్య తేడాను గుర్తించాము అవి ఎలా నిర్వచించబడతాయి తక్షణ శక్తి కరెంటు మరియు వోల్టేజ్ ప్రొడక్టు గా నిర్వచించబడింది VDD నుండి భూమికి ప్రవహించే కరెంటు ని మనము IDD అని పిలుస్తాము ఇది వోల్టేజ్ VDD చే గుణించబడిన సమయం t యొక్క ఫంక్షన్ ఇప్పుడు తక్షణ శక్తి మన బ్యాటరీ ఎంత అయిపోతుందో స్పష్టంగా చిత్రాన్ని ఇవ్వదు ఎందుకంటే కొన్నిసార్లు తక్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ చాలా కాలం పాటు మనం చాలా తక్కువ శక్తిని వినియోగిస్తున్నాము అంటే మన ప్రవాహాలు చాలా తక్కువ కాబట్టి ఒక విధమైన సగటు మరింత అర్థవంతంగా ఉంటుంది సమయం లోపల ఒక నిర్దిష్ట సమయంలో తీసిన శక్తికి బదులుగా మనం శక్తి గురించి మాట్లాడుతాము శక్తి ఎలా నిర్వచించబడుతుంది నేను ఈ పరిభాషలను చాలా త్వరగా గ్రాఫికల్గా వివరిస్తాను ఈ శక్తిని కొంత కాలానికి తక్షణ శక్తి యొక్క సమగ్రంగా నిర్వచించారు మూలధనం T 0 నుండి T వరకు చెప్పనివ్వండి అగ్రిగేషన్ శక్తిగా నిర్వచించబడే తక్షణ శక్తి యొక్క మొత్తం ఎంత మీరు ఈ విధంగా నిర్వచించారు వాస్తవానికి మీరు ఈ శక్తిని కాల వ్యవధి T లో లెక్కించారు మీరు సగటును లెక్కించినట్లయితే ఈ E ని T ద్వారా విభజించండి మీరు సగటు శక్తిని పొందుతారు సాధారణంగా మనము సర్క్యూట్ లేదా పరికరం లేదా చిప్ యొక్క విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసినప్పుడు మనము శక్తి లేదా సగటు శక్తి గురించి మాట్లాడుతాము ఇప్పుడు ఈ 3 విషయాలు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో రేఖాచిత్రం సహాయంతో చూద్దాం ఒక సాధారణ రేఖాచిత్రాన్ని చూపిద్దాం ఇది సమయం యొక్క యాక్సెస్ మరియు ఇక్కడ మనము తక్షణ విద్యుత్ వినియోగాన్ని చూపిస్తాము అంటే కరెంటు మరియు వోల్టేజ్ యొక్క ప్రోడక్ట్ పి టి యొక్క విలువ ఈ సమయంతో మారుతూ ఉంటుంది అనుకుందాం కాబట్టి సమయం 0 మరియు కాపిటల్ టి మధ్య శక్తిని కొలవడానికి మనము ఆసక్తి కలిగి ఉన్నాము ఇప్పుడు నిర్వచనాలను గుర్తుచేసుకుంటూ t యొక్క ఒక నిర్దిష్ట విలువ కోసం P యొక్క సంబంధిత విలువ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే అది ఇక్కడ ఉంది ఇది తక్షణ శక్తి యొక్క విలువ IP తక్షణ శక్తి ఈ ప్రత్యేకమైన సమయంలో టి అని అనుకుందాం ప్రస్తుతం నేను శక్తిని లెక్కించాలనుకుంటే నేను చెప్పినట్లుగా శక్తి ఇంటెగ్రల్ ఆఫ్ పిటి 0 నుండి కాపిటల్ టి వరకు కాబట్టి ఇంటిగ్రల్ యొక్క భౌతిక వివరణ ఏమిటి ఇంటిగ్రల్ అంటే ఈ వక్రరేఖ క్రింద ఉన్న ప్రాంతం వక్రరేఖ క్రింద ఉన్న ఈ మొత్తం ప్రాంతం ఇది శక్తిగా నిర్వచించబడింది ఇది 0 మరియు T మధ్య ఇంటిగ్రల్ P dt ఇప్పుడు మీరు ఈ సమయంలో సగటు శక్తిని తీసుకుంటే పి టి శక్తి మారుతూ ఉంటుంది కాబట్టి సగటు ఇక్కడ ఎక్కడో ఉంటుంది మీరు దీన్ని సరళ రేఖగా చూపిస్తారు ఇది మీకు సగటు శక్తి Pavg ని ఇస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా పి యావరేజ్ను శక్తి విభజనను ఈ సమయంతో విభజించడం ద్వారా లెక్కించవచ్చు ఈ పి యావరేజ్ ఈ స్థాయి అని మేము అర్థం చేసుకున్నాము అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు మరియు శక్తి మొత్తం వైశాల్యం వెడల్పు మరియు వెడల్పుతో గుణించబడిన ఎత్తు కాపిటల్ టి మనము ఈ ప్రాంతాన్ని మూలధన T ద్వారా విభజిస్తే మీరు ఈ ఎత్తును పొందుతారు అంటే పి యావరేజ్ రేఖాచిత్రంగా నేను మీకు తక్షణ శక్తి శక్తి మరియు సగటు శక్తి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాను తిరిగి వద్దాం ఒక సాధారణ CMOS సర్క్యూట్లో విద్యుత్ వెదజల్లడం గురించి మాట్లాడితే విద్యుత్ వెదజల్లడాన్ని 3 రకాలుగా చాలా విస్తృతంగా వర్గీకరించవచ్చు డైనమిక్ షార్ట్ సర్క్యూట్ మరియు స్టాటిక్ ఈ వివిధ రకాల శక్తుల మూలాలు ఏమిటి మరియు వీటి ప్రభావాలను తగ్గించడానికి అనుసరించే విలక్షణమైన పద్ధతులు ఏమిటో చూద్దాం మనం దీనిని తరువాత చూస్తాము డైనమిక్ శక్తితో ప్రారంభిద్దాం పేరు సూచించినట్లుగా డైనమిక్ పవర్ అనేది సర్క్యూట్ల యొక్క డైనమిక్స్ మీద ఆధారపడి ఉంటుంది డైనమిక్స్ యొక్క నిర్వచనం ఏమిటి ఏదో కాలంతో మారుతున్నది దాని నిర్వచనం ప్రకారం డైనమిక్ శక్తి అంటే సర్క్యూట్లలో కొన్ని సంకేతాలు మారుతున్నప్పుడు ఆ మార్పులు కొంత శక్తిని వెదజల్లడానికి కారణమవుతాయి ఇది ప్రాథమికంగా డైనమిక్ శక్తి వెదజల్లడం అంటే కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ట్రాన్సిస్టర్ స్విచ్తో లోడ్ కెపాసిటెన్స్లను ఛార్జ్ చేయడం మరియు విడుదల చేయడం కోసం ప్రాథమికంగా డైనమిక్ శక్తి అవసరం CMOS ఇన్వర్టర్ యొక్క చాలా సరళమైన ఉదాహరణను చూద్దాం ఇక్కడ నాకు PMOS ట్రాన్సిస్టర్ మరియు NMOS ట్రాన్సిస్టర్ ఉన్నాయి ఇది నా ఇన్పుట్ దీనిని A అని అందాం మరియు ఇది నా అవుట్పుట్ దీనిని f అని అందాం f A యొక్క కంప్లిమెంట్ మరియు ఇది VDD ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ అవుట్పుట్ ఇతర గేట్ల ఇన్పుట్లను నడుపుతుంది కాబట్టి ఇది లోడ్ కెపాసిటెన్స్ను నడుపుతోందని మనం సమానంగా అనుకోవచ్చు లోడ్ కెపాసిటెన్స్ C అని అందాం A యొక్క విలువ 0 నుండి 1 కి మారినప్పుడు f యొక్క విలువ 1 నుండి 0 కి మారుతుందని అందాం అదేవిధంగా A తిరిగి 0 కి మారినప్పుడు f యొక్క విలువ మళ్ళీ 1 కి మారుతుంది ఇప్పుడు ఈ అవుట్పుట్ నోడ్ ఎఫ్ ఎత్తైన నుండి తక్కువ మరియు తక్కువ నుండి అధికంగా మారినప్పుడు దీని అర్థం ఏమిటంటే ఇది ఎత్తైన నుండి తక్కువకు మారుతున్నప్పుడు దీని అర్థం సి డిశ్చార్జ్ అవుతోంది మరియు అది తక్కువ నుండి అధికానికి ఎప్పుడు పెరుగుతున్నదో సి ఛార్జ్ అవుతోందని మేము చెప్తాము ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఇది పుల్ డౌన్ ట్రాన్సిస్టర్ ద్వారా కెపాసిటర్ యొక్క డిశ్చార్జి0గ్ పాత్ మరియు ఇది పుల్ అప్ ట్రాన్సిస్టర్ ద్వారా కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ మార్గం CMOS సర్క్యూట్లో మీకు తెలిసినట్లుగా A యొక్క విలువను బట్టి పుల్ అప్ లేదా పుల్డౌన్ నెట్వర్క్లలో ఒకటి నిర్వహిస్తోంది దానిపై ఆధారపడి ఈ సి డిశ్చార్జ్ అవుతుంది లేదా ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడు ప్రతిసారీ కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఉన్నప్పుడు అది శక్తిని వినియోగిస్తుంది ఎందుకంటే మీరు సర్క్యూట్ సిద్ధాంతం నుండి ప్రాథమిక నిర్వచనాన్ని గుర్తుచేసుకోండి ప్రస్తుతము C dV dt గా నిర్వచించబడుతుంది ప్రస్తుత ప్రవాహాన్ని కెపాసిటర్ యొక్క ఉత్పత్తి మరియు వోల్టేజ్ యొక్క మార్పు రేటుగా మీరు నిర్వచించవచ్చు మీరు కరెంటు ఫ్లోయింగ్ ను కెపాసిటర్ మరియు రేట్ అఫ్ చేంజ్ అఫ్ వోల్ట్ఏజ్ ల ప్రాడక్టు గా నిర్వచించవచ్చు ఈ రకమైన ఛార్జింగ్ డిశ్చార్జింగ్ జరుగుతున్నప్పుడల్లా కరెంటు ఫ్లోయింగ్ ఉంటుంది మరియు కర్రెంట్స్ మరియు వోల్టేజ్ యొక్క ప్రోడక్ట్ అంత విద్యుత్ వినియోగం అవుతుంది ఈ స్లైడ్కు తిరిగి వద్దాం నేను ఇప్పుడే ఒక సైకిల్ లో చూపించాను మనకు పెరుగుతున్న అవుట్పుట్ మరియు అవుట్పుట్ కుడివైపు పడిపోతుంది పెరుగుతున్న అవుట్పుట్ ఉన్నప్పుడు అంటే అవుట్పుట్ నోడ్ ఛార్జ్ అవుతోంది ఛార్జ్ అంటే కెపాసిటర్ VDD కి ఛార్జ్ అవుతోంది మొత్తం ఛార్జ్ ఎంత ఛార్జ్ అనేది కెపాసిటెన్స్ మరియు వోల్టేజ్ యొక్క ప్రోడక్ట్ సి VDD చే గుణించబడుతుంది అవుట్పుట్ నోడ్ను VDD కి ఛార్జ్ చేయడానికి ఇంత ఛార్జ్ అవసరం అదేవిధంగా అవుట్పుట్ 0 కి వెళ్ళినప్పుడు లోడ్ కెపాసిటర్ భూమికి డిశ్చార్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఇది జరగవచ్చు మనం ఒక నిర్దిష్ట కాల వ్యవధి T ను పరిశీలిస్తున్నామని అనుకుందాం ఇప్పుడు ఈ T కాల వ్యవధిలో అవుట్పుట్ f చాలా సార్లు పైకి వెళ్లి ఉండవచ్చు సర్క్యూట్ యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఇది జరగవచ్చు ఇప్పుడు ఈ రకమైన విషయం జరిగితే అదే సమయం T వ్యవధిలో కెపాసిటర్ చార్జ్ అవుతోంది మరియు అనేకసార్లు డిశ్చార్జ్ అవుతుంది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చూడండి నేను fSW అనే పారామీటరును నిర్వచించినట్లయితే ఇది ఒక కాల వ్యవధి T లో మారె పౌన పున్యం మీరు f SW తో T ని ముల్టీప్లై చేస్తే అది ఈ కాల వ్యవధిలో జరుగుతున్న స్విచ్చింగ్ సంఖ్య అవుతుంది సమయం మరియు మారే పౌన పున్యంల ప్రోడక్ట్ ని మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్విచ్చింగ్ SW అని పిలుస్తారు అవుట్పుట్ స్విచ్చింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ fSW అయితే ఆ ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ సైకిల్ సమయ వ్యవధి T లో చాలాసార్లు పునరావృతమవుతుందని నేను ఇప్పటికే వివరించాను ఇప్పుడు సర్క్యూట్లో సగటు డైనమిక్ శక్తిని ఎలా లెక్కించవచ్చో చూద్దాం ఇప్పుడు మనం ఇలా ఊహించుకుంటున్నాము మనకు ఇలాంటి సర్క్యూట్ ఉంది ఇక్కడ T కాలం ఉంటుంది మరియు ఇన్పుట్లు కొంత రేటుతో మారుతున్నాయి నేను T యొక్క కాల వ్యవధిలో నా గణనను కేంద్రీకరిస్తున్నానని మళ్ళీ ఆ చిత్రాన్ని చూపిస్తున్నాను మరియు T కాల వ్యవధిలో ఇన్పుట్ లేదా అవుట్పుట్ మనం ఎలా పిలిచినా ఇన్వర్టర్లో రెండూ ఒకే విధంగా ఉంటాయి నిర్దిష్ట సంఖ్యలో మారుతుంటాయి కాబట్టి నేను దీనిని ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్విచ్ గా పిలుస్తున్నాను ఇప్పుడు ఈ గణనను చూద్దాం డైనమిక్ శక్తిని ఎలా లెక్కించాలి వాస్తవానికి ఇది సగటు విద్యుత్ వినియోగం అవుట్పుట్ సమయం 0 మరియు టి మధ్య మారినప్పుడల్లా నేను వోల్టేజ్లతో కరెంట్ను సరళంగా గుణిస్తాను ఇది తక్షణ శక్తి యొక్క నిర్వచనం మీరు దానిని సమయం T తో ఇంటిగ్రేట్ చేయండి మీరు శక్తిని పొందుతారు సగటు కనుక్కోండి సగటు శక్తిని పొందుతారు VDD స్థిరంగా ఉన్నందున మీరు దాన్ని బయటకు తీయండి మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ నుండి నేను దీన్ని ఎలా పొందాలో చూద్దాం మనము ఈ విధమైన ఎక్స్ప్రెషన్ ను పొందుతాము నేను దీనిని పని చేస్తున్నాను మీరు VDD ని T ఇంటిగ్రల్ 0 నుండి T కరెంటు dt తో విభజించారు ఇప్పుడు ఒక పరిశీలన చేద్దాం మా పరిశీలన ఏమిటంటే కరెంటు విలువ ప్రాడక్టు ఆఫ్ కెపాసిటన్స్ మరియు వోల్టేజ్ యొక్క మార్పు రేటుగా నిర్వచించబడింది మీరు దీన్ని పరిగణనలోకి తీసుకుంటే IDD dt C dV అవుతుంది నేను దానిని VDD బై T ఇంటిగ్రల్ C dV గా వ్రాయగలను ఇప్పుడు స్వతంత్ర వేరియబుల్ V V యొక్క పరిధి ఎలా ఉంటుంది నేను 0 నుండి T వరకు పని చేస్తున్నానని చూడండి ఇది 0 నుండి నేను ఇక్కడ ఒక ప్రశ్న గుర్తును వ్రాస్తున్నాను మీరు చూడండి ఈ సమయం T లో నేను చెప్పినట్లుగా ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అనేకసార్లు జరుగుతుంది సరైన బహుళ సంఖ్య కాబట్టి ప్రతి ఛార్జింగ్ కోసం వోల్టేజ్లను ఛార్జింగ్ చేసే ప్రతి లోడ్ 0 నుండి సుమారు VDD వరకు వెళుతుందని నేను చెప్పగలను కెపాసిటర్ మరియు డిశ్చార్జ్ చేయడానికి రివర్స్ VDD తిరిగి 0 కి ఉంటుంది ఇప్పుడు అటువంటి ప్రతి సైకిల్ లో నేను ఈ విధంగా వ్రాయగలను VDD బై T ఇది VDD వరకు ఛార్జింగ్ అవుతుంది కాబట్టి C dV అనేది C ఇంటూ V తప్ప మరొకటి కాదు ప్రతి ఛార్జింగ్ కు ఇది C ఇంటూ VDD అవుతుంది ఇది మాత్రమే కాదు ఈ వ్యవధి T లో ఎన్నిసార్లు ఛార్జింగ్ అవుతోంది నేను చెప్పినట్లుగా SW T రెట్లు గుణించినట్లయితే అన్నీసార్లు ఛార్జింగ్ అవుతుంది కాబట్టి fSW ని T తో గుణిస్తే T కాల వ్యవధిలో ఎన్నిసార్లు ఈ ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ జరుగుతుందో మీకు తెలుస్తుంది మీరు దీనిని మరియు దీనిని T ఇంటూ fSW చేయాలి ఇది మీకు ఇంటిగ్రేట్ యొక్క మొత్తం విలువను ఇస్తుంది ఇక్కడ ప్రాథమికంగా మీరు ఇంటిగ్రల్ ను ఈ సెగ్మెంట్స్ 1 2 3 మధ్య వేరు చేస్తున్నారు అందుకే మీరు వాటిని జతచేస్తే అలాంటి చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి మీరు దీన్ని దీని ద్వారా గుణిస్తున్నారు కదా మీరు సింప్లిఫికేషన్ చేస్తే ఇది ఎంత వరకు వస్తుంది C VDD స్క్వేర్ క్యాపిటల్ T fSW ని క్యాన్సల్ చేస్తుంది డైనమిక్స్ శక్తికి ఇది తుది ఎక్స్ప్రెషన్ కదా ఈ ఎక్స్ప్రెషన్లో కూడా ఇదే విషయం చూపబడింది చివరకు డైనమిక్ శక్తి యొక్క విలువ ఇది మరియు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే డైనమిక్ శక్తి లోడ్ కెపాసిటెన్స్కు అనులోమానుపాతంలో ఉంటుంది దీన్ని తగ్గించడానికి మీరు C విలువను VDD స్క్వేర్ తో అనులోమానుపాతంలో ప్రయత్నించి తగ్గించవచ్చు సరఫరా వోల్టేజ్ను తగ్గించడం సాధ్యమైతే అది కూడా మంచిది మరియు సిగ్నల్ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంలో ఉండాలి మీరు ఫ్రీక్వెన్సీని తగ్గించగలిగితే అది తక్కువ డైనమిక్ శక్తికి దారితీస్తుంది ఇప్పుడు డైనమిక్ పవర్ అనే భావనను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లండి ఒక ఆక్టివిటీ ఫాక్టర్ ను నిర్వచిద్దాము మునుపటి ఎక్స్ప్రెషన్లో మనం ఈ fSW గురించి మాట్లాడాం ఇది ఇన్పుట్ లేదా అవుట్పుట్ సిగ్నల్స్ మారే ఫ్రీక్వెన్సీ కదా ఇప్పుడు ఇక్కడ మనము గడియార ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాము f అనేది మన గడియార ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనము దీనిని పారామీటర్ ఆల్ఫాతో గుణించడం ద్వారా ఈ fSW కు f తో సంబంధం ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నాము దీనినే ఆక్టివిటీ ఫాక్టర్ గా నిర్వచించవచ్చు కొన్ని సిగ్నల్ గడియారపు పౌనపున్యానికి సమానమైన రేటుతో స్థితిని మార్చగలదని మీరు చూస్తారు ఎందుకంటే ఇది గడియారం సర్క్యూట్లలోని వివిధ సంఘటనలను గడియారం యొక్క అంచులు నిర్వచిస్తాయి కానీ గడియారం యొక్క అన్ని అంచులు సిగ్నల్ స్థితిలో మార్పుకు కారణం కాదు గడియారపు అంచులలో కొంత భాగం మాత్రమే వాస్తవానికి డైనమిక్ శక్తి వినియోగానికి దారితీసే కార్యాచరణకు దారి తీస్తుంది మనము ఆక్టివిటీ ఫాక్టర్ అని పిలువబడేదాన్ని నిర్వచించాము ఇది మనం ఫ్రీక్వెన్సీతో గుణించినట్లయితే మనకు fSW వస్తుంది ఈ విధంగా మనము ఇప్పుడు fSW ను అంచనా వేస్తున్నాము మీరు గడియారాన్ని గేట్ ఇన్పుట్తో నేరుగా కనెక్ట్ చేస్తుంటే గడియారం యొక్క ప్రతి అంచు వద్ద ఇన్పుట్ అలాగే అవుట్పుట్ మారుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఆల్ఫా 1 కి సమానమని చెప్తాము కాని గేట్ అవుట్పుట్ క్లాక్ సైకిల్స్ కి ఒకసారి మారితే క్లాక్ సైకిల్స్ కి ఒకసారి అంటే లేదా ప్రతి ప్రతి క్లాక్ సైకిల్ లో క్లాక్ రెండుసార్లు తక్కువ నుండి అధికంకు మరియు అధికం నుండి తక్కువకు మారుతోంది క్లాక్ యొక్క ప్రతి 2 పరివర్తనలకు ఒకసారి అవుట్పుట్ మారుతుందని నేను చెప్తున్నాను ఇక్కడ ఆక్టివిటీ ఫాక్టర్ సగం అని నిర్వచించవచ్చు మరియు మనకు CMOS డైనమిక్ గేట్లు ఉన్నాయి నేను దాని గురించి మాట్లాడలేదు CMOS డైనమిక్ గేట్లు ఇలాంటివి మీరు NOR ను అమలు చేయవచ్చు అనుకుందాం ఇది p టైపు ట్రాన్సిస్టర్ మీరు డైనమిక్స్ CMOS డైనమిక్స్ లాజిక్లో మనము పుల్ అప్లో చాలా ట్రాన్సిస్టర్లను ఉపయోగించడం లేదు అని గమనిస్తారు ఇది అవుట్పుట్ ఇది NOR గేట్ ఇక్కడ పుల్ అప్ నెట్వర్క్లో మనము చాలా తక్కువ సమయాన్ని ఉపయోగిస్తున్నాము ఇక్కడ ఒకటి మాత్రమే మరియు మీరు క్లాక్ ఫై 1 మరియు ఫై 2 ను ఉపయోగిస్తున్నారు ఇది 2 ఫేస్ క్లాక్ లాంటిది ఇది ఎలా పనిచేస్తుందో క్లుప్తంగా మీకు చెప్తాను ఫై 1 ఇలా నడుస్తుందని మరియు ఫై 2 ఇలా నడుస్తుందని అనుకుందాం అవి ఓవర్లాప్ అవడం లేదు కదా phi 1 1 కి సమానమైనప్పుడు phi 1 బార్ 0 అవుతుంది మరియు ఇది నిర్వహిస్తుంది ఇది ఇక్కడ ఉంది అవుట్పుట్ లోడ్ కెపాసిటెన్స్ ఇక్కడ ఉంటుంది ఇది మీ C ఇది ఫై 1 ఎక్కువగా ఉన్న ఈ కాలంలో మీరు ఈ దశను ప్రీఛార్జ్ దశగా పిలుస్తారు ఈ కాలంలో ఫై 2 0 కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంది కెపాసిటన్స్ VDD ద్వారా ఛార్జ్ అవుతుంటే ఇది ప్రీ ఛార్జ్ స్టేట్ కానీ ఫై 2 ఈ భాగం అయినప్పుడు ఫై 1 తిరిగి 0 కి చేరుకుంటుంది ఈ ట్రాన్సిస్టర్ ఆపివేయబడింది కెపాసిటర్ ఇప్పటికే ఛార్జ్ చేయబడింది ఫై 2 అధికంగా ఉంది అంటే ఇది నిర్వహిస్తోంది ఇప్పుడు A మరియు B లపై ఆధారపడి ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ అవొచ్చు లేదా అవకపోవొచ్చు మనము దీనిని కంప్యూట్ దశగా పిలుస్తాము ఫై 1 మరియు ఫై 2 యొక్క దశలను బట్టి మీరు ప్రత్యామ్నాయం చేయవచ్చు A మరియు B విలువను బట్టి అవుట్పుట్ విలువ మారవచ్చు అది మారకపోవచ్చు ప్రతి సైకిల్ వరస్ట్ కేసు లో ఇది రెండుసార్లు మారవచ్చు ప్రీ ఛార్జ్ స్థితిలో ఇది 0 నుండి అధికంకు వెళ్ళవచ్చు మళ్ళీ కంప్యూట్ స్థితిలో ఇది అధికం నుండి తక్కువకు తిరిగి వెళ్ళవచ్చు ఇది వాస్తవానికి ఇక్కడ ప్రస్తావించబడింది ఇది అంటే CMOS డైనమిక్ గేట్ మార్పిడి 0 నుండి 2 సార్లు జరుగుతుంది ఆల్ఫా సగటు సగానికి సమానంగా ఉంటుంది ఎందుకంటే 2 టైమ్స్ పర్ సైకిల్ అంటే ఆల్ఫా 1 కి సమానం 0 అంటే 0 సగటు సగం కానీ CMOS స్టాటిక్ గేట్స్ సంప్రదాయ CMOS గేట్లకు ఆక్టివిటీ ఫాక్టర్ డిజైన్ మీద చాలా ఆధారపడి ఉంటుంది సాధారణ విలువ 0 1 కి దగ్గరగా ఉంటుంది మీరు ఆక్టివిటీ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకుంటే మన డైనమిక్ శక్తి ఇక్క్వెషన్ దీని స్క్వేర్ కి మారుతుంది మీరు fSW ను ఆల్ఫా ఇంటూ f గా మార్పు చేస్తారు కాబట్టి ఆల్ఫా కూడా ఇక్కడ ఒక అంశం ఇప్పుడు మనము షార్ట్ సర్క్యూట్ శక్తిని పరిశీలిస్తాము షార్ట్ సర్క్యూట్ శక్తి సిగ్నల్స్ పరివర్తనాలు జరుగుతున్నప్పుడు ఇది CMOS గేట్లో ఒక రకమైన విద్యుత్తును వెదజల్లుతుంది అవి క్రమానుగతంగా చాలా తక్కువ సమయం ఉన్నందున NMOS మరియు PMOS నెట్వర్క్లు రెండూ నిర్వహిస్తాయి దీనిని క్రౌబార్ కరెంట్ అని కూడా అంటారు ఆధునిక రూపకల్పనలలో ఈ షార్ట్ సర్క్యూట్ శక్తి మొత్తం విద్యుత్తు వెదజల్లడంలో 20 శాతం వినియోగించగలదు మరియు మారే frequency వేగంగా ఉంటె షార్ట్ సర్క్యూట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు గడియార ఫ్రీక్వెన్సీని పెంచేకొలది పరివర్తన ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మనము సరళమైన CMOS ఇన్వర్టర్ను తీసుకుంటాము ఇక్కడ ఇన్పుట్ 0 నుండి అధికంకు మరియు అధికం నుండి తక్కువ స్థాయికి వెళుతుందని అనుకుందాం ఇన్పుట్ 0 నుండి 1 మరియు 1 నుండి ౦ కి తక్షణంగా మారడం ఉండదని మీరు చూస్తారు పెరుగుదల సమయం మరియు పతనం సమయం ఉంటుంది మరియు ఇది ఇన్వర్టర్ యొక్క విలక్షణ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ PMOS ట్రాన్సిస్టర్ పూర్తిగా ఆన్ లేదా పాక్షికంగా ఉన్న ప్రాంతం ఉంది మరియు NMOS ట్రాన్సిస్టర్ పూర్తిగా ఆన్ లేదా పాక్షికంగా ఉన్న ప్రాంతం ఉంది పరివర్తనాలు చాలా వేగంగా ఉండే ఇంటర్మీడియట్ ప్రాంతం ఉంది ఈ స్వల్ప శ్రేణి వోల్టేజ్ సమయంలో NMOS మరియు PMOS ట్రాన్సిస్టర్లు నిర్వహించబడుతున్నాయి ఏమి జరుగుతుందంటే సర్క్యూట్ యొక్క అవుట్పుట్ 0 నుండి 1 మరియు 1 నుండి 0 వరకు మారుతుందని అనుకుందాం నేను VDD నుండి తీసిన కర్రెంట్స్ విలువను కూడా ప్లాట్ చేస్తే సాధారణంగా CMOS లో కర్రెంట్స్ చాలా తక్కువగా డ్రా అవుతాయి కాని పరివర్తన సమయంలో ఇక్కడ ఒక చిన్న స్పైక్ ఉంటుందని కనుగొంటారు ఎందుకంటే కొద్దిసేపట్లో పుల్ అప్ మరియు పుల్ డౌన్స్ రెండూ నిర్వహిస్తున్నాయి మరియు ఫ్రీక్వెన్సీ యొక్క విలువ ఎక్కువ అయిన కొలది వచ్చే స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని పిలవబడే దానికి మూలం ఇది చివరగా మనము స్థిర శక్తి గురించి మాట్లాడుతాము స్థిరమైన శక్తి అంటే సిగ్నల్ పరివర్తనాలు జరగనప్పుడు కూడా వెదజల్లబడేది లీకేజీ ప్రభావాల వల్ల ఇవి ప్రధానంగా సంభవిస్తాయి ట్రాన్సిస్టర్లు ఆపివేయబడినప్పటికీ కొన్ని జంక్షన్లను చూడటం వలన నిర్వహించనివి కొన్ని రివర్స్ బయాస్ డయోడ్ల వలె నిర్వహించబడవు డ్రెయిన్ జంక్షన్ లీకేజ్ సబ్ థ్రెషోల్డ్ కరెంట్ ఉండవచ్చు ఇలాంటి అనేక వనరులు ఉన్నాయి గేట్ లీకేజ్ లాంటి ఈ రకమైన ప్రభావాల వల్ల కొద్ది మొత్తంలో కరెంట్ నిరంతరం ప్రవహిస్తుంది ఈ లీకేజ్ శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది దీనిని నివారించలేము అయితే మీరు కొన్ని పద్ధతులను ఉపయోగించడం ద్వారా దాన్ని తగ్గించవచ్చు ట్రాన్సిస్టర్లు చిన్నవి కావడంతో పెద్ద సంఖ్యలో ట్రాన్సిస్టర్లు చిప్లోకి ప్యాక్ చేయబడ్డాయి స్టాటిక్ పవర్ వెదజల్లడం యొక్క మొత్తం కంట్రిబ్యూషన్స్ మరింత ముఖ్యమైనవి ఎందుకంటే ఇప్పుడు ఒక చిప్లో మనకు ఒక బిలియన్ ట్రాన్సిస్టర్ బిలియన్ల ట్రాన్సిస్టర్ల క్రమం ఉంది మరియు ప్రతి ట్రాన్సిస్టర్ శక్తి లేదా పవర్ ని కొద్దిగా వినియోగిస్తోంది మొత్తం మీరు అన్ని బిలియన్ల ట్రాన్సిస్టర్లను తీసుకుంటే అది ముఖ్యమైనది అవుతుంది కదా నేను వివరాలకు వెళ్ళడం లేదు ఈ లీకేజ్ ప్రవాహాలు సబ్ థ్రెషోల్డ్ లీకేజ్ రివర్స్డ్ బయాస్ జంక్షన్లు ఛానల్ పంచ్ త్రూ ఆక్సైడ్ లీకేజ్ మొదలైన వాటికి అనేక వనరులు ఉండవచ్చు కొన్ని డిజైన్ మానిప్యులేషన్స్ చేయడం ద్వారా మీరు వీటిలో కొన్నింటిని నియంత్రించవచ్చు ఈ పద్ధతుల్లో కొన్నింటిని తరువాత చూస్తాము దీనితో మనము తక్కువ శక్తి రూపకల్పనపై ఈ పరిచయ ఉపన్యాసం చివరికి వచ్చాము మా తదుపరి ఉపన్యాసాలలో కొన్ని రూపకల్పన పద్ధతుల ద్వారా విద్యుత్తు వెదజల్లడాన్ని మనం ఎలా నియంత్రించగలం అనే దాని గురించి మరికొన్ని వివరాల్లోకి వెళ్తాము